ఇప్పుడు మీ ఉపన్యాసాల భాగాలపై ఫీడ్బ్యాక్కి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ నేను IEEE లావాదేవీ మరియు విద్యలో ప్రచురించిన విషయం మీరు ఒక అంశాన్ని లేదా కోర్సును ఎలా ప్రవేశపెడతారో విద్యార్థుల ప్రేరణకు లేదా ఆ ప్రత్యేక అంశంపై విద్యార్థుల ఆసక్తికి చాలా మార్పు తెస్తుందని మనకు తెలుసు కాబట్టి నేను సెమీకండక్టర్ డివైస్ మోడలింగ్ అనే కోర్సును బోధిస్తాను మరియు కోర్సులో నా విద్యార్థుల ఆసక్తి స్థాయిని ప్రారంభంలోనే పెంచాలని అనుకున్నాను కాబట్టి నేను కొన్ని పరిచయాలను రూపొందించాను నేను సూత్రీకరించిన పరిచయం నిజంగా ఉద్దేశించిన ప్రభావాన్ని చూపుతుందో లేదో తనిఖీ చేయాలనుకుంటున్నాను దీనికి ఏమైనా తేడా ఉందా కాబట్టి నేను రాబోయే కొద్ది స్లైడ్లలో వివరించబోయేది పరిచయంపై ఫీడ్బ్యాక్ సేకరించడం గురించి కాబట్టి రెండు అసెస్మెంట్స్ ఉన్నాయి ప్రీ లెక్చర్ మరియు పోస్ట్ లెక్చర్ కాబట్టి పరిచయ భాగం రెండు ఉపన్యాసాలను విస్తరించింది కాబట్టి విద్యార్థులు వచ్చిన మొదటి రోజునే నేను కొన్ని స్లిప్లను పంపిణీ చేసాను వాటిపై ఏమి వ్రాయబడింది త్వరలో మీతో మాట్లాడబోతున్నాను కాబట్టి నేను విద్యార్థులకు స్లిప్లను పంపిణీ చేసాను మరియు వారి ఫీడ్బ్యాక్ కోరాను తరువాత రెండు గంటల తర్వాత నేను మళ్ళీ ఇలాంటి స్లిప్లతో ఫీడ్బ్యాక్ తిరిగి పొందాను మరియు స్లిప్లకు మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి అవి ప్రీ లెక్చర్ అసెస్మెంట్లో లేవు కాబట్టి ప్రీ లెక్చర్ అసెస్మెంట్లో అంటే ఏమిటి ప్రీ లెక్చర్ అసెస్మెంట్ మొదటి భాగంలో విద్యార్థులు స్టేట్మెంట్లు లేదా ప్రశ్నలకు స్పందించమని అడిగారు కాబట్టి నన్ను ప్రశ్నల ద్వారా వెళ్ళనివ్వండి కాబట్టి మొదటిది మోడలింగ్ పట్ల ఆసక్తి ఉందా అని విద్యార్థులను అడిగారు కాబట్టి ఇక్కడ నేను సెమీకండక్టర్ డివైస్ మోడలింగ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి వారు స్పందించాలి వారికి ఐదు ఎంపికలు ఉన్నాయి SA అంటే స్త్రొంగ్ల్య్ అగ్రీ A అంటే అగ్రీ N అంటే న్యూట్రల్ D అంటే డిస్అగ్రీ మరియు SD అంటే స్త్రొంగ్ల్య్ డిస్అగ్రీ కాబట్టి ఒక విద్యార్థి మోడలింగ్ పట్ల గట్టిగా ఆసక్తి కలిగి ఉన్నాడని అనుకుందాం అప్పుడు అతను ఈ ప్రకటనకి స్త్రొంగ్ల్య్ అగ్రీ ఇస్తాడు మరోవైపు విద్యార్థికి మోడలింగ్ పట్ల అంతగా ఆసక్తి లేకపోతే అతను డిస్అగ్రీ మరియు స్త్రొంగ్ల్య్ డిస్అగ్రీ ఇస్తాడు విద్యార్థి సందిగ్ధంగా ఉంటే అతను న్యూట్రల్ టిక్ చేయవచ్చు కాబట్టి ఇలా ఇక్కడ నాలుగు ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ఆధునిక కాలంలో ఉపయోగించిన మోడళ్ల రకాలు పరికర నమూనాల రకాలు నాకు తెలుసు వారు మోడళ్ల రకాలను బాగా తెలుసుకున్నారని మరియు వారు దాని గురించి చాలా నమ్మకంగా ఉన్నారని వారు భావిస్తే అప్పుడు వారు టిక్ చేస్తారు మళ్ళీ అదే పట్టికను పూరించమని అడుగుతారు మరియు ఈ ప్రశ్నలకు ప్రతిస్పందించమని వారిని అడుగుతారు అప్పుడు ఉపన్యాసం పోస్ట్ చేయండి వారు కూడా ఇంకేదో రాయమని అడిగారు కాబట్టి పరిచయ ఉపన్యాసంలో మీరు ఏమనుకుంటున్నారో మరియు నేర్చుకున్నారో రాయండి మీ జవాబును పాయింట్లుగా ఏర్పాటు చేయాలి ఒక పాయింట్ సాధ్యమైనంత క్లుప్తంగా ఉండాలి మరియు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు పంక్తులు మించకూడదు ఉపన్యాసం గురించి నా భావాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి కాబట్టి వారు బోరింగ్ అని వ్రాయగలరు లేదా ఇది ఆసక్తికరంగా ఉంది మరియు దాని గురించి వారు ఏమనుకుంటున్నారో మరియు మొదలైనవి తరువాత నేను ఉపన్యాసంలో ఈ క్రింది ముఖ్యమైన అంశాలను నేర్చుకున్నాను కాబట్టి వారు నేర్చుకున్న ముఖ్యమైన అంశాలు ఏమిటి వారి మాటలలోనే అక్కడ వ్రాస్తారు ఇప్పుడు నేను ప్రతిస్పందనలకు వస్తాను మరియు ఈ మొత్తం అభిప్రాయ ప్రక్రియ యొక్క ప్రయోజనంపై మరింత వెలుగునిస్తుంది ఇప్పుడు ఇక్కడ కొన్ని స్లైడ్లు ఉన్నాయి వీటిని నేను వివరంగా చర్చించబోతున్నాను ఇది మీరు బోధన మరియు అభ్యాసం గురించి శాస్త్రీయ అధ్యయనం చేస్తుంటే మీకు చెప్పడానికి మాత్రమే అప్పుడు మీరు ఈ అధ్యయనం జరిపిన అన్ని పరిస్థితులను పేర్కొనాలి కాబట్టి ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి మీరు దీని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు ప్రచురణ హక్కుకు వెళ్ళవచ్చు ఇది ఇతరులకు ఇంటర్నెట్లో సులభంగా లభిస్తుంది కాబట్టి ఇక్కడ సర్వే పరిస్థితులలో ఇక్కడ విద్యార్థుల సంఖ్య వారి 6 వ సెమిస్టర్ ప్రారంభంలో 21 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నారు విద్యార్థులు ఘన స్థితి పరికరాలపై ప్రాథమిక కోర్సు చేయించుకున్నారు మరియు మరొక విషయం ఏమిటంటే విద్యార్థుల గ్రేడ్ పాయింట్ సగటు 6 79 నుండి 9 23 వరకు ఒకే విధంగా పంపిణీ చేయబడింది సర్వే పరిస్థితుల గురించి మరికొన్ని సమాచారం ఉన్నాయి మీరు ఈ విషయాలను స్లైడ్లో చూడవచ్చు లేదా మీరు ప్రచురణలను చూడవచ్చు ఈ విషయాలు ప్రచురణలో అందుబాటులో ఉన్నందున నేను స్లైడ్లను తిప్పేస్తున్నాను అనేక ఇతర ఫలితాలు ఏదో ఒక రూపంలో పట్టిక చేయబడ్డాయి లేదా కొల్లాటెడ్ చెయ్యబడ్డాయి ఉదాహరణకు ఇది దేని గురించి మాట్లాడుతుందో నేను మీకు చెప్తాను కాబట్టి ప్రశ్న లేదా ప్రకటనకు ప్రతిస్పందన తీసుకుందాం నాకు మోడలింగ్ పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఎంతమంది విద్యార్థులు స్త్రొంగ్ల్య్ అగ్రీ అని స్పందిస్తారో వారిలో ఎంతమంది అగ్రీ మరియు మొదలైనవి అన్నారు ఇక్కడ సేకరించినవి ఇక్కడ కొల్లాటెడ్ అయ్యాయి మరియు ఇక్కడ ఘన భాగం పోస్ట్ ఉపన్యాసానికి అనుగుణంగా ఉంటుంది మరియు మిగిన భాగం పూర్వ ఉపన్యాసానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది మీ ఉపన్యాసం యొక్క ప్రభావాన్ని పోల్చడానికి మీకు సహాయపడుతుంది ఇప్పుడు మరికొన్ని రకాల ప్రతిస్పందనలు మరింత ఆసక్తికరంగా ఉన్నందున నేను ఈ భాగాన్ని కూడా దాటవేస్తాను ఆసక్తి ఉన్న వారు ప్రచురణను చూడవచ్చు డేస్క్రిపటివ్ ఫీడ్బ్యాక్ ఏమిటో నేను మీకు చెప్తాను నాకు తెలిసిన మోడళ్ల రకాలు ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ప్రీ లెక్చర్ ప్రతిస్పందన క్రింది విధంగా ఉంది కాబట్టి విద్యార్థులు డయోడ్లు మోస్ఫెట్స్ మరియు బిజెటిల వంటి వివిధ పరికరాల నమూనాలను రాశారు 66 శాతం మంది విద్యార్థులు తమకు మోడళ్ల రకాలు తెలుసని పేర్కొన్నారు మరియు డేస్క్రిపటివ్ ఫీడ్బ్యాక్లో వారు నమూనా అంటే వివిధ రకాల పరికరాలను అర్థం చేసుకున్నారని దీని నమూనాలు డయోడ్ మోస్ఫెట్స్ మరియు బిజెటిల గురించి తమకు తెలుసునని స్పష్టంగా ఇది తప్పు అని తెలిపింది ప్రకటన యొక్క వివరణ స్టేట్మెంట్ ఒకే రకమైన పరికరాల గురించి అడుగుతోంది మీరు విశ్లేషణాత్మక మోడల్ సంఖ్యా నమూనా కాంపాక్ట్ మోడల్ మరియు వివిధ రకాల మోడళ్లను కలిగి ఉండవచ్చు కాబట్టి ఆ ప్రకటన తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నది అదే ఒకే పరికరానికి టైప్ మోడల్స్ కాకుండా వివిధ పరికరాల మోడల్స్ తమకు తెలుసా అని స్టేట్మెంట్ విద్యార్థులను అడుగుతున్నందున 66 శాతం మంది విద్యార్థులు ఈ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారు వారు స్టేట్మెంట్ను తమకు తెలిసిన పరికరాల రకాలుగా వ్యాఖ్యానించారు కాబట్టి ఈ రకమైన తప్పుడు వ్యాఖ్యానం విద్యార్థులకు ఎల్లప్పుడూ ఉంటుంది సరియైనది మరియు వాస్తవానికి అతను లేదా ఆమె తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నది ఉద్దేశించిన విధంగానే అర్థం చేసుకోబడుతుందని చూడటం ఉపాధ్యాయుడి పని ఇది ప్రభావం అంటే ఇప్పుడు 34 శాతం మంది విద్యార్థులు ముందస్తు ఉపన్యాసంలో ఏమీ స్పందించలేదు ఇప్పుడు పోస్ట్ లెక్చర్ చూడటానికి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 14 శాతం మంది విద్యార్థులు అదే అపోహను కొనసాగించారు వివిధ పరికరాల నమూనాలు డయోడ్లు మోస్ఫెట్స్ మరియు బిజెటిలు తమకు తెలిసిన మోడళ్ల రకాలు ఇదే అని వారు భావిస్తారు కాబట్టి మిగిలిన విద్యార్థులందరికీ సమాధానాలు సరిగ్గా లభించగా 14 శాతం మంది విద్యార్థులు అపోహను కొనసాగిస్తున్నారు అందువల్ల ఈ ఫీడ్బ్యాక్ నా పరిచయ ఉపన్యాసంలో మనం మోడళ్ల రకాలను గురించి మాట్లాడుతున్నప్పుడు మోడల్స్ తెలిసిన పరికరాల రకాలుగా దీనిని తప్పుగా అర్థం చేసుకోకూడదనే ఈ అపోహను స్పష్టం చేయడానికి నేను ఇంకా ఏదైనా చేయాలి కాబట్టి ఈ విషయం చెప్పడానికి నేను కొంత అదనపు ప్రయత్నం చేయాలి కాబట్టి ఫీడ్బ్యాక్ అదే చెబుతుంది ఇప్పుడు మరో స్పందన చూద్దాం ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెండు 50 నిమిషాల సెషన్లను విస్తరించిన నా పరిచయ ఉపన్యాసంలో 100 నిమిషాలు ఒక మోడల్ను సాధారణీకరించిన రూపంలో సూచించడం అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడటానికి నేను 10 నుండి 15 నిమిషాలు గడిపాను నేను ఈ అంశంపై 10 నుండి 15 నిమిషాలు గడిపాను మరియు మోడలింగ్ నైపుణ్యంలో ఒక మోడల్ను వ్యక్తీకరించడం లేదా మోడల్ను సాధారణీకరించిన రూపంలో సూచించడం చాలా ముఖ్యమైన భాగం అని విద్యార్థులు గ్రహించి ఉంటారని నేను అనుకున్నాను ఆశ్చర్యకరంగా విద్యార్థి ఉపన్యాసంలో నేర్చుకున్న ముఖ్యమైన అంశాలలో ఒకటిగా సాధారణీకరణలో మోడల్ సమీకరణాన్ని వ్యక్తపరచలేదు ఇప్పుడు ఉపాధ్యాయుడు కొంత సమయం లేదా తగినంత సమయాన్ని వెచ్చిస్తున్నందున ఒక అంశంపై లేదా ఒక అంశంపై మనం "తగినంత" సమయం ఒక అంశం లేదా పాయింట్ మీద వెచ్చినందుకు విద్యార్థులు పాయింట్ పొందుతారు అనేది నిజంగా నిజం కాదు ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్ నాకు చెప్పింది నేను ఈ సమీకరణాన్ని సాధారణీకరించిన రూపంలో 10 నుండి 15 నిమిషాలు గడిపినప్పటికీ విద్యార్థులకు ఇది ఒక ముఖ్యమైన నైపుణ్యం అని విద్యార్థులు నిజంగా అర్థం చేసుకోలేదు ఇప్పుడు ఈ సమయంలో నేను సమీకరణాన్ని సాధారణీకరించిన రూపంలో రాయడం అంటే ఏమిటి అనే దానిపై సమయం గడపడం ఇష్టం లేదు ఇది ఏమీ కాదు కానీ మీకు తెలుసా ఒక మోడల్ సమీకరణంలో చాలా పదాలు ఉన్నాయి మీరు నిబంధనలను ఈ విధంగా సమీకరించాలి సమీకరణo నిబంధనల సేకరణల పరంగా వ్రాయబడుతుంది ప్రతి సేకరణ పరిమాణం లేనిది ఇప్పుడు సాధారణీకరణ రూపంలో ఒక సమీకరణాన్ని వ్రాయడం అంటే ఇదే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి అది అంత ముఖ్యమైనది కాదు నేను ఇక్కడ చేప్పడానికి ప్రయత్నిస్తున్న విషయం ఏమిటంటే మీరు ఒక పాయింట్ కోసం సమయాన్ని వెచ్చిస్తూ ఉండవచ్చు కాని విద్యార్థులు దాన్ని పొందుతున్నారని ఆశతో కానీ చాలా సార్లు విద్యార్థులకు అది రాకపోవచ్చు కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి ఇప్పుడు నేను గ్రహించిన ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే నేను పరిచయ ఉపన్యాసం ఇచ్చే ముందు ఈ పరిచయ ఉపన్యాసంలో నేను కవర్ చేయబోయే ముఖ్యమైన అంశాలు ఏమిటో విద్యార్థులకు చెప్పాలి దీనినే లెర్నింగ్ అవుట్కంస్ భావన అంటారు ఉపన్యాసం ముందు నేను ఈ ఉపన్యాసం చివరిలో వారు నేర్చుకునే ముఖ్యమైన అంశాలు ఏమిటి చెప్పాలి ఆపై నేను ఆ పాయింట్లను చివర సారాంశంగా పునరావృతం చేయాలి ఇది ఏమిటంటే విద్యార్దులు నేర్చుకోవాల్సిన ముఖ్య విషయాలను బలోపేతం చేస్తుంది కాబట్టి ఉదాహరణకు ఈ ప్రత్యేక సందర్భంలో సాధారణీకరణ రూపంలో ఒక సమీకరణాన్ని వ్రాయడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోని విద్యార్థుల ఈ సమస్యకు పరిష్కారం ఏమిటంటే ప్రారంభంలో నేను విద్యార్థులకు చెప్పాలి నా పరిచయ ఉపన్యాసంలో మీరు వివిధ విషయాల గురించి నేర్చుకుంటారు నమూనాల రకాలు మీరు సాధారణీకరణ రూపంలో ఒక సమీకరణాన్ని రాయడం గురించి నేర్చుకుంటారు మరియు ఇది ఎందుకు ముఖ్యమైనది కాబట్టి పరిచయ ఉపన్యాసానికి ముందు నేను ఈ విషయం చెప్పాలి ఇలా సుమారు 4 లేదా 5 పాయింట్ల సేకరణ ఆపై నేను ఈ 5 పాయింట్లలో ప్రతిదానిని చెప్పి వాటిని వివరింఛాలి అప్పుడు నా ఉపన్యాసం చివరిలో నేను మళ్ళీ నా ఉపన్యాసంలో మీరు ఈ ముఖ్యమైన అంశాలను నేర్చుకున్నారు అని చెప్పాలి కాబట్టి ఒకే ఉపన్యాసం యొక్క ప్రభావాన్ని ఈ విధంగా మెరుగుపరచవచ్చు కాబట్టి విద్యార్థులలో అభ్యాసం ఎలా జరిగిందనే దాని గురించి మరియు మీ సమాచారాన్ని నిజమైన వ్యవస్థీకృత పద్ధతిలో ఎలా ప్రదర్శించవచ్చనే దాని గురించి ఫీడ్బ్యాక్ మీకు ఆలోచనలను ఇస్తుంది తద్వారా విద్యార్థులు బాగా నేర్చుకుంటారు ప్రారంభంలో మరియు చివరిలో కొన్ని లెర్నింగ్ అవుట్కంస్ పేర్కొనడం మీ సమయాన్ని ఎక్కువ సమయం తీసుకోదని మీరు గమనించవచ్చు మీరు ప్రారంభంలో దీనికి కొన్ని నిమిషాలు మరియు చివరిలో కొన్ని నిమిషాలు గడపవలసి ఉంటుంది కాబట్టి 100 నిమిషాల్లో 4 నుండి 5 నిమిషాల సమయం తీసివేయడం ఎక్కువ సమయం కోల్పోదు కాబట్టి అదే సమయంలో మనం మరింత ప్రభావవంతంగా ఉంటామని దయచేసి గమనించండి ఇప్పుడు రిఫ్లెక్ట్షన్ గురించి మరికొన్ని విషయాలకు వస్తాను కాబట్టి మనం సరైన మానసిక వైఖరితో ప్రారంభించాలి రిఫ్లెక్ట్షన్ కష్టంగా ఉంటుంది మరియు భయపెట్టేలా ఉంటుంది ఎందుకంటే ఇది మనతో నిజాయితీగా ఉండటానికి మరియు మన విజయాలను మాత్రమే కాకుండా అభివృద్ధి అవసరమయ్యే ప్రాంతాలు గుర్తించమని బలవంతం చేస్తుంది అందువల్ల రిఫ్లెక్ట్షన్ కోసం విమర్శలకు బహిరంగత తప్పనిసరి కాబట్టి విద్యార్థులు విద్యార్థులు లేదా నా సహోద్యోగులు లేదా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్న వారు నా బోధన గురించి మంచి విషయాలు మాత్రమే మాట్లాడాలి అనే వైఖరిని నేను ఎప్పుడూ కలిగి ఉండకూడదు కాబట్టి మేము క్లిష్టమైన ఫీడ్బ్యాక్ స్వాగతించాలి ఎందుకంటే ఇది మెరుగుపడడానికి మనకు సహాయపడుతుంది ఇప్పుడు ఫీడ్బ్యాక్ కాకుండా కొన్ని గైడింగ్ క్వెషన్స్ కూడా రిఫ్లెక్షన్ కోసం ఇన్పుట్ అని చెప్పాను ఇప్పుడు గైడింగ్ క్వెషన్స్కి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి విద్యార్థుల ప్రవర్తన గురించి నా ఊహలు ఏమిటి అని నేను నన్ను అడగవచ్చు తరగతిలో నేను ఎందుకు మరియు ఎలా పనులు చేయగలను నా బోధన సమర్థవంతంగా మరియు ప్రయోజనకరంగా ఉంది కాబట్టి ప్రభావం అనేది విద్యార్థులు సరైన మరియు సమర్థవంతంగా నేర్చుకున్నదాని గురించి విద్యార్థులను సరిగ్గా నేర్చుకునే ప్రయత్నంలో నేను ఎంత సమయం గడిపాను అనే దాని గురించి నేను సంక్లిష్టతను వివరిస్తున్నానా లేదా సరళతను బహిర్గతం చేస్తున్నానా నా వైఖరి సరైనది నేను ఏమిటి నా వివరణ యొక్క లక్ష్యం ఏమిటి కాబట్టి ఇవి కొన్ని గైడింగ్ క్వెషన్స్ వీటి గురించి నేను ఆలోచించగలను కాబట్టి ఉదాహరణకు నేను ఎందుకు మరియు ఎలా తరగతిలో పనులు చేయగలను నేను విద్యార్థులలో ప్రాచుర్యం పొందటానికి బోధిస్తున్నానా లేదా విద్యార్థులు బాగా నేర్చుకునేలా నేర్పిస్తున్నానా ఈ రెండు ప్రేరణలు ఒకేలా ఉండవని మీరు చూడవచ్చు నా బోధనా పద్దతి ఈ ప్రశ్నలకు సమాధానాలపై చాలా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవి కొన్ని గైడింగ్ క్వెషన్స్ నేను ఇప్పుడు మార్గదర్శక ఆలోచనలకు వస్తాను ఫ్రెడ్ హోయల్ మాట్లాడుతూ ఉదాహరణల నుండి కాకుండా తప్పుల నుండి నేర్చుకోవడం మానవజాతి యొక్క నిజమైన స్వభావం ఇది చాలా లోతైన ప్రకటన మనం ఎప్పుడు నేర్చుకుంటాము మరియు మనం ఎలా బాగా నేర్చుకుంటాము మీరు మీ స్వంత అనుభవాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే మీరు ఉదాహరణల నుండి కాకుండా తప్పుల నుండి బాగా నేర్చుకున్నారని మీరు కనుగొంటారు దీన్ని వివరిస్తాను మీరు సైక్లింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారని అనుకుందాం ఎవరైనా సైక్లింగ్ చేయడాన్ని మీరు చూస్తారు సైక్లింగ్ నేర్చుకోవడానికి ఆ ఉదాహరణ మీకు సహాయం చేయదు మీరు సైక్లింగ్ నేర్చుకోవాలనుకుంటే మీరు తప్పక సైకిల్పైకి రావాలి మరియు మీరు సైకిల్పైకి వచ్చినప్పుడు మీరు ప్రారంభంలో సమతుల్యం పొందలేరు మీరు పడిపోతారు కాబట్టి మీరు తప్పులు చేస్తారు మరియు ఆ తప్పుల ద్వారా మీరు సరైన సమతుల్యతను నేర్చుకుంటారు మీ తప్పుల ద్వారా సరిదిద్దడం మీరు ఎలా సమతుల్యం చేసుకోవాలో ఎలా తొక్కాలో నేర్చుకుంటారు మరో ఉదాహరణ తీసుకోండి ఇప్పుడు మీరు యోగా చేస్తే మీకు సంతోషకరమైన జీవితం ఉంటుందని మీకు తెలుసని చెప్పారని అనుకుందాం క్రమం తప్పకుండా యోగా చేసే వ్యక్తుల ఉదాహరణలు దృష్టాంతాలు కూడా ఉండవచ్చు మరియు వారు ఆరోగ్యకరమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు కానీ ఆ ఉదాహరణలు మిమ్మల్ని ఎల్లప్పుడూ యోగా చేయడానికి ప్రేరేపించవు చాలా మంది యోగా చేసేవారు కొన్ని ఇబ్బందులు కొన్ని వ్యాధులు మొదలైన వాటిని ఎదుర్కొన్నప్పుడు యోగా చేయడం ప్రారంభిస్తారు కాబట్టి ఇది మరొక ఉదాహరణ ఇక్కడ మనం నేర్చుకునేది తప్పుల ద్వారా మాత్రమే ఇప్పుడు ఇది వాస్తవం అయితే నా బోధనలో ఈ సూత్రాన్ని ఎలా ఉపయోగించాలి కాబట్టి ఇది నాకు చెప్పేది ఏమిటంటే తరగతి గదిలో విద్యార్థులు తప్పులు చేయటానికి సంకోచించని వాతావరణాన్ని నేను తప్పక అందించాలి వారు నేర్చుకున్న వాటిని వ్యక్తీకరించడానికి సంకోచించరు మరియు వ్యక్తీకరణ ప్రక్రియలో వారి అపోహలు మరియు తప్పులను వెల్లడిస్తారు ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు చాలా కఠినంగా ఉంటే ఒక తరగతిలో ఉపాధ్యాయుడి ముఖం మరియు వాతావరణం చాలా గంభీరంగా ఉంటే అప్పుడు విద్యార్థులు తప్పులు చేయటానికి వారి సమస్యలను బహిర్గతం చేయడానికి వారి తప్పులను బహిర్గతం చేయరు మరియు విద్యార్థులు వారి తప్పులను బహిర్గతం చేయకపోతే నేర్చుకోవడం జరగదు ఎందుకంటే మీరు తప్పులను బహిర్గతం చేసి వారు ఎందుకు తప్పులు చేస్తున్నారో మీకు తెలిసిన విద్యార్థులకు చెబితేనే నేర్చుకోవడం విద్యార్థులలో జరుగుతుంది ఈ మార్గదర్శక ఆలోచన నుండి వచ్చే మరో విషయం ఏమిటంటే విద్యార్థులకు చెప్పడంలో నేను తగినంత సమయం గడపాలి వారి తప్పులపై విద్యార్థులకు ఫీడ్బ్యాక్ తెలియజేస్తాను కాబట్టి ఒక క్విజ్ తర్వాత లేదా ఒక నియామకం తరువాత వారు ఎక్కడ తప్పులు చేశారో మరియు వారు ఎందుకు తప్పు చేశారో నేను విద్యార్థులకు చెప్పాలి ఈ రకమైన ఫీడ్బ్యాక్ సెషన్లు నేర్చుకోవడానికి చాలా ముఖ్యమైనవి విద్యార్థులకు 60 శాతం మార్కులు వచ్చాయని లేదా వారికి 50 లేదా 90 శాతం మార్కులు వచ్చాయని చెప్పి పేపర్లు తిరిగి ఇవ్వడం సరిపోదు ఇప్పుడు మరో మార్గదర్శక ఆలోచన అరబిందో చేత లోతైనది విద్య అనేది విభిన్న విషయాలను నేర్చుకోవడం గురించి కాదు ఇది ఒకే అంశానికి విభిన్న మార్గాలను నేర్చుకోవడం ఇప్పుడు దీని అర్థం ఏమిటి ఒక ఉదాహరణ ఈ క్రిందిది ఒక గణిత ఉపాధ్యాయుడు విద్యార్థులకు 10 సిద్ధాంతాలను బోధించాలా లేదా ఉపాధ్యాయుడు ప్రతి సిద్ధాంతానికి 5 సిద్ధాంతాలను మరియు 2 విభిన్న రుజువులను బోధించాలా ఇప్పుడు ఈ కొటేషన్ చెప్పేది ఏమిటంటే మొత్తం 10 సిద్ధాంతాల కంటే 5 సిద్ధాంతాలు మరియు ప్రతి సిద్ధాంతానికి 2 వేర్వేరు రుజువులను మరియు ప్రతిదానికి 1 రుజువు మాత్రమే బోధించినట్లయితే మొత్తం విద్యార్థుల అభ్యాసం మెరుగ్గా ఉంటుంది అదే పని చేయడానికి వివిధ మార్గాలను నేర్చుకోవడం ద్వారానే మనం ఉన్నత ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించుకుంటాము మీకు తెలుసు మా విద్య సృజనాత్మకతను అభివృద్ధి చేయలేదని మా విద్య విద్యార్థులలో ఆచరణాత్మక సమస్యలను సమర్థవంతంగా మరియు కొత్త పద్ధతిలో పరిష్కరించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం లేదు ఇప్పుడు మీరు ఈ లక్ష్యాన్ని సాధించాలనుకుంటే మీరు అరబిందో యొక్క ఈ కొటేషన్ను తప్పక అమలు చేయాలి అంటే మీరు బహుళ పనులు చేయకుండా ఒకే పనిని చేసే బహుళ మార్గాలను బోధించడంలో మా సమయాన్ని వెచ్చించాలి ఇప్పుడు నేను నా సమయాన్ని ఇలా గడపబోతున్నానంటే నేను పాఠ్యప్రణాళికను ఎలా పూర్తి చేస్తాను అనే ప్రశ్న తలెత్తుతుంది ప్రతి కోర్సుకు పాఠ్యపుస్తకం ఉందని పుస్తకంలో లేదా పాఠ్యప్రణాళికలో ఉన్న ప్రతిదాన్ని తరగతిలో బోధించాల్సిన అవసరం లేదని ఒక ఉపాధ్యాయుడికి గమనించడం ముఖ్యం విద్యార్థులు స్వయంగా నేర్చుకోగల కొన్ని విషయాలు ఉన్నాయి అవి చాలా కష్టం కాదు కాబట్టి పాఠ్యపుస్తక ధర్మం నుండి మీరు నేర్చుకోగల ఈ విషయాలు మీకు తెలుసని గురువు చెప్పగలరు మీరే నేర్చుకోకండి మరియు మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు స్పష్టం చేయవచ్చు తరగతిలో మీరు నిర్వహించే కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి మరియు అక్కడ మీరు ఈ ఆలోచనలన్నింటినీ ఆచరణలో పెడతారు కాబట్టి నా ఒక గంట సెషన్ను సంగ్రహంగా తెలియజేస్తాను మనం ఏమి నేర్చుకున్నాం కాబట్టి రిఫ్లెక్షన్ అనేది మన బోధన యొక్క మెరుగుదల వైపు ఉద్దేశించిన మా ఊహలు మరియు అభ్యాసాల యొక్క ఉద్దేశపూర్వక మరియు నిర్మాణాత్మక స్వీయ క్లిష్టమైన ఎవాల్యువషన్ కాబట్టి రిఫ్లెక్షన్ ఉద్దేశపూర్వక ప్రక్రియ దీన్ని చేయడానికి నేను సమయాన్ని కేటాయించాలి ఇది నిర్మాణాత్మక ప్రక్రియ ఎందుకంటే మనం రిఫ్లెక్షన్ ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడాలి మేము తప్పక ఫీడ్బ్యాక్ సేకరించాలని చెప్పాము మరియు ఫీడ్బ్యాక్ యొక్క నిర్మాణం ఏమిటి నేను ఫీడ్బ్యాక్ ఎలా సేకరిస్తాను అనే దానిపై కూడా చర్చించాము కాబట్టి మేము తరగతిలో కార్యకలాపాల యొక్క గ్రాఫికల్ రిప్రెసెంటేషన్ గురించి మాట్లాడాము కాగితపు స్లిప్ల గురించి మాట్లాడాము దానిపై వారు ఇష్టపడే వాటిని వ్రాయగలరు మరియు అభివృద్ధికి అవకాశం ఎక్కడ ఉంది మరియు మొదలైనవి కాబట్టి ఇది ఫీడ్బ్యాక్ మరియు రిఫ్లెక్షన్ ప్రక్రియ యొక్క నిర్మాణం అప్పుడు ఇది స్వీయ క్లిష్టమైన ప్రక్రియ మరో మాటలో చెప్పాలంటే నేను బాగా చేస్తున్నానని ఫీడ్బ్యాక్ నాకు చెప్పాలని నేను ఎప్పుడూ భావించకూడదు చాలా సార్లు ఒక ఫీడ్బ్యాక్ నేను బాగా చేయలేదని నాకు చెప్పవచ్చు మరియు అది మంచిది ఎందుకంటే అప్పుడు మాత్రమే నేను మెరుగుపరుస్తాను ఇప్పుడు మనం దేని గురించి స్వీయ విమర్శలు చేస్తున్నాము మా ఊహలు మరియు అభ్యాసాల గురించి మేము స్వీయ విమర్శకులం చివరకు ఈ రిఫ్లెక్షన్ యొక్క లక్ష్యం ఏమిటి ఇది మా బోధన మెరుగుదల వైపు మళ్ళించబడుతుంది కాబట్టి రిఫ్లెక్షన్ చివరిలో మీరు ఒక భావనతో ముందుకు రాకూడదు ఓహ్ ఏమీ చేయలేము సరైన విషయాలు ఎప్పటికీ మెరుగుపడవు ఇవి రిఫ్లెక్షన్ యొక్క ముగింపుగా ఉండవలసిన విషయాలు కాదు రిఫ్లెక్షన్ చివరలో నేను ఎల్లప్పుడూ ఒక ప్రణాళికను కలిగి ఉండాలి ఇది విషయాలను మెరుగుపరిచే అవకాశం ఉంది మరియు నేను దీనిని పునరావృతం చేయగలను మీరు ఒక ప్రణాళికను అమలు చేసిన మొదటిసారి అది పని చేయాల్సిన అవసరం లేదు తప్పుల నుండి మీరు మళ్ళీ నేర్చుకుంటారు నేను ఎప్పుడూ సైకిల్కు ఉదాహరణ ఇస్తాను సైకిల్ను ఎలా నడపాలో నేర్చుకుంటాను మీరు యాక్షన్ ఫీడ్బ్యాక్ రిఫ్లెక్షన్ మరియు ప్లానింగ్ యొక్క ఈ చర్యల ద్వారా చక్రీయంగా వెళితే మీ బోధనను నిరంతరం మెరుగుపరచవచ్చని మేము చెప్పాము సెషన్ ప్రారంభంలో సాధించడానికి మేము బయలుదేరిన లెర్నింగ్ అవుట్కంస్ పునరావృతం చేద్దాం ఈ సెషన్ ముగింపులో మీరు ఇప్పుడు ఉపాధ్యాయులు పోషించగల ముఖ్యమైన పాత్రను గుర్తించగలరని బోధనను మెరుగుపరచడానికి ఫీడ్బ్యాక్ మరియు రిఫ్లెక్షన్ యొక్క అవసరాన్ని గుర్తించగలరని మరియు ఫీడ్బ్యాక్ ఎలా సేకరించాలో మరియు మా బోధనపై ఎలా రిఫ్లెక్షన్ చేయాలో వివరించగలరని నేను ఆశిస్తున్నాను పీటర్ డ్రక్కర్ యొక్క ఈ చివరి ఆలోచనతో నేను మిమ్మల్ని వదిలివేస్తాను